ముఖ్యమైన పదాలు ఆటోమేషన్ కంట్రోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎనర్జీ కాస్ట్ శుభోదయం ఈ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కోర్సు మీకు ఎన్ పి టి ఇ ఎల్ కార్యక్రమము తరపున ఐఐటి ఖరగ్ పూర్ నుంచి రికార్డు చేయబడుతున్నది నేను సిద్ధార్థ్ ముఖోపాధ్యాయ్ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ IIT ఖరగ్ పూర్ ఈరోజు మనము మొదటి పాఠం లోని అంశాలలోకి వెళ్తున్నాము కావున నేను ఈ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ కంట్రోల్ కోర్సును ప్రారంభిస్తున్నాను మరియు మనము మన మొదటి పాఠము అయినటువంటి ముందుమాట తో ప్రారంభిద్దాము మనము ప్రారంభించటానికి ముందు ఒకసారి ఈ పాఠ్యాంశాన్ని సంక్షిప్తంగా చూద్దాము కావున మొదటగా మనము ఈ కోర్సు యొక్క ముందుమాటను అది పూర్తి అయిన తరువాత్త మనము ఆటోమేషన్ సిస్టమ్ యొక్క పాత్రను ఫ్యాక్టరీ లలో దాని ప్రభావాన్ని అది ఎందుకు మంచిగా పరిగనించబడుతుందో అది ఎందుకు అది అన్ని రకాలుగా విస్తారంగా ప్రస్తుతం పరిశ్రమల్లో ఉపయోగించబడుతుందో అది ఏ రకముగా డబ్బును సృష్టిస్తుందో మరియు వివిధ రకాలైన పరిశ్రమలు వివిధ రకాలైన ఆటోమేషన్ సిస్టమ్స్ ఏది దేనికి అనుకూలమైందో చూద్దాము సవివరముగా చెప్పాలంటే మనము ఈ విషయాలన్నిటి గురించి ఈ పాఠములో తెలుసుకుంటామని చెప్తున్నాను ప్రారంభించడానికి ముందుగా మనము సూచించినటువంటి లక్ష్యాలను గురించి అర్థం చేసుకోవాలి మరియు ప్రతి విద్యార్థి ఈ పాఠము వినడం ద్వారా ఈ లక్ష్యాలని అర్థంచేసుకోవాలని మేము ఆశిస్తున్నాము A కాబట్టి ఈ పాఠాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మీరు ఈ కోర్సు యొక్క పరిమితి మరియు స్వభావాన్ని గురించి అంతేకాకుండా మీరు ఏమి ఆశిస్తున్నారో ఇది ఎటువంటి కోర్సు అని మీరు భావించారో ఈ కోర్సు ద్వారా మీకు ఎటువంటి అవగాహన లభించిందో చెప్పేలా ఉండాలి అలాగే అతను ఇండస్ట్రియల్ ఆటోమేషన్ గురించి తెలిపేలా ఆటోమేషన్ మరియు నియంత్రణను పోల్చేలా ఉండాలి ఈ కోర్సులో రెండు పదాలు ఉన్నాయి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు ఇండస్ట్రియల్ కంట్రోల్ కావున అతను ఈ రెండిటి మధ్య పోలికలు మరియు తేడాలను చెప్పగలిగే స్థితిలో ఉండాలి అంతే కాకుండా పరిశ్రమల్లో ఆటోమేషన్ యొక్క ప్రాముఖ్యతను సవివరముగా తెలియజేసేలా ఉండాలి మరియు అతను ఎకానమీస్ ఆఫ్ స్కోప్ మరియు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ మధ్య సంబంధం ఎలా ఉండాలో తెలపాలి మరియు ఆటోమేషన్ ఏ విధంగా ఈ రెండింటిని అభివృద్ధి చేస్తుందో తెలుసుకోవాలి అతను వేర్వేరు పద్ధతుల్లో అతను ఏ పరిశ్రమలకు ఎటువంటి ఆటోమేషన్ అనుకూలమైనదో చెప్పగలగాలి మరియు చివరగా అతను తన నిర్ణయాలను సమర్దించేలా కొన్ని పరిశ్రమల ఉదాహరణలను ఇవ్వగలగాలి కావున ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా ఒక విద్యార్థి నుండి మేము ఇవన్నీ ఆశిస్తున్నాము ఇప్పుడు ముందుగా మనము పాఠము లోకి వెళ్ళే ముందు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ నిర్వచనము తెలుసుకుందాం కానీ నా ఉద్దేశ్యం లో ఒక పదానికి నిర్వచనం తెలుసుకోవాలంటే మంచి పద్ధతి ఏమిటంటే మనం డిక్షనరీ లో ఆ పదం వేటి నుండి ఏర్పడిందో వాటి అర్థాలను తెలుసుకోవాలి కావున మనము ముందుగా ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అనే పదం యొక్క శబ్ద లక్షణాన్ని తెలుసుకుందాం పరిశ్రమ అనే పదానికి వివరముగా అర్థం ఏమిటంటే అది ఒక క్రమమైన ఆర్థిక కార్యకలాపాల సంస్థ ఇప్పుడు ఆర్ధిక కార్యకలాపాలు అనేవి తయారీ రంగానికి కానీ సేవా రంగానికి లేదా వర్తక రంగానికి సంబంధించి ఉంటాయి ఈ కోర్సులో మనం ప్రాథమికంగా తయారీ రంగం గురించి మాట్లాడు కుంటాం కావున మనం పూర్తిగా తయారీ రంగం పరిశ్రమల గురించి తెలుసుకుందాం సరే తర్వాత ఆటోమేషన్ అనే పదం ఎలా వచ్చిందో ఎక్కడి నుండి తీసుకున్నారో చూద్దాం ఈ పదం రెండు గ్రీకు పదాల నుంచి తీసుకోబడింది ఆటో అనగా స్వయం మరియు అనదర్ అంటే మరియొక మాటొస్ అంటే కదలటం కావున ఈ రెండిటి కలయిక ఆటోమేషన్ అనేది ఒక వస్తువు లేదా పరికరం తనకు తానుగా స్వతంత్రంగా కదలడం అన్నమాట ఇప్పుడు ఇదే ఆటోమేషన్ యొక్క భావము మరియు ఈ ఆటోమేషన్ అనే పదం నుంచి నువ్వు తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు అలాగే ఆటోమేషన్ నిర్వచనం నేను చెప్పిన విధంగా రెండు పదాల కలయిక అలాగే నేను చదివాను ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సబ్జెక్ట్ లో ఆటోమేషన్ యొక్క నిర్వచనాన్ని అది ఎలా అంటే ఆటోమేషన్ అనేది కొన్ని సాంకేతికతల సమూహము ఎక్కడ ఇండస్ట్రియల్ పరికరాలు మరియు వ్యవస్థల ద్వారా నిర్మితమైన పని ఎటువంటి మానవ జోక్యము లేకుండా అంటే స్వయంగా మరియు స్వతంత్రంగా తన పని తాను చేయడం ఇదే ఆ పదములో దాగున్న అర్థం స్వయముగా కదలడం అందువలన దీనికి ఎక్కువగా ఆపరేటర్ అవసరం కానీ జోక్యం కానీ అక్కర్లేదు అంతేకాకుండా దాని పనితీరు మానవ జోక్యం తో ఉన్నదాని కన్నా కూడా ఉన్నతంగా గొప్పగా ఉంటుంది కాబట్టి ఒక ఆటోమేటెడ్ మెషిన్ ఎప్పటికీ అలసటచికాకు వలన తప్పులు చేయదు అది ఎప్పుడూ ప్రతి సారీ ఒకే విధమైన క్వాలిటి పనితీరు చేస్తుంది అవును కొన్నిసార్లు మనుషులకు సాధ్యం కానీ చోట్ల చాలా పెద్ద వ్యవస్థల్లో కూడా పనులను పూర్తి చేస్తుంది కావున ఈ రకముగా ఇది ఎక్కువ పనితీరు ను మనుషుల జోక్యం కన్నా కూడా యెక్కువగా రాబడుతుంది నేను ఈ విషయాన్నే ఆటోమేషన్ నిర్వచనములో చెప్పాను ఇప్పుడు మనము ఆటోమేషన్ లక్ష్యాలను మరియు కోర్సు స్వభావాన్ని చూద్దాము ఈ కోర్సు యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే విద్యార్థికి అవగాహన కల్పించటం ఈ అవగాహనతోనే విద్యార్థి వివిధ రకాలైన సాంకేతికతలు అలాగే అధునాతనమైన ఇండస్ట్రియల్ మెషిన్స్ మరియు సిస్టమ్స్ వాటి నిర్వహణ నియంత్రణ గురించి తెలుసుకోవడం ఇంకోలా చెప్పాలంటే మీరు ఒక ఫ్యాక్టరీ కి వెళ్ళినట్లయితే అక్కడ బహుశా మీరు కొన్ని మెషిన్స్ ని ఎదుర్కోవలసి వస్తే ముఖ్యంగా మీరు అందులోని సెన్సార్లని అలాగే అందులోని కంట్రోలర్ లను మీరు అందులోని యాక్చువేటర్స్ తరువాత కమ్యూనికేషన్ సిస్టమ్స్ మాన్ మెషిన్ ఇంటర్ఫేస్ ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి మా ఆలోచన ఏమిటంటే విద్యార్థి కనీసం ఏవైతే పరిశ్రమల్లో విరివిగా ఉంటాయో వాటి గురించి వాటి సాంకేతికతల గురించి తెలుసుకుని అవగాహన కలిగి ఉండాలి ఈ కోర్సు యొక్క స్వభావాన్ని మనసులో ఉంచుకుని మొదటగా మేము ఎప్పుడైనా నువ్వు టెక్నాలజీ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా యూజర్ యొక్క ఆలోచన విధానం అతని అవగాహన పరిగణలోకి తీసుకుని అతని ప్రాథమిక అవసరాన్ని అర్థం చేసుకోవాలి ఎంతవరకు అనుసంధానం చేయాల్సి వస్తుందో అలాగే ఆ వస్తువులు కలిసి ఆ పని ఎలా పూర్తి చేస్తాయి అనే ప్రాథమిక ఆలోచన ఆ పని జరగటానికి కావలసినవి అంశాలు ఏమిటి తెలుసుకోవాలి ఎందుకంటే ఒకవేళ డిజైనర్ ఆలోచనలు యూసర్ ఆలోచనలకి విరుద్ధంగా ఉన్నట్లయితే డిజైనర్ తయారు చేసే మెషిన్ దాని యొక్క మాగ్నిట్యూడ్ ఆర్డర్ చాలా క్లిష్టముగా ఉంటుంది కాబట్టి మనం ఈ కోర్సు లో అలాంటి ప్రయత్నం అసలు చేయటంలేదు మనం కూడా చాలాసార్లు ఎక్కువగా చాలా అప్లికేషన్స్ మీద దృష్టి సారిస్తాము ఎప్పుడైతే మనం కాబట్టి ఎప్పుడైతే మనం కంట్రోల్ గురించి చర్చిస్తున్నామో అప్పుడు మనం ఖచ్చితమైన ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ గురించి మాట్లాడము మనం వాటిని ప్లాంట్స్ అంటాము అలా కాకుండా ట్రాన్స్ ఫర్ ఫంక్షన్స్ గురించి మాట్లాడాలి అంటే మనం ఆ వస్తువు యొక్క ఖచ్చితమైన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని కనుక్కోవలసి ఉంటుంది దాని సందర్భంగా దాని యొక్క ఖచ్చితమైన భౌతిక రూపము అప్లికేషన్ ఏమిటి మరియు వీటన్నిటిని మనము పరిగణన లోకి తీసుకుని చర్చించుకోవాలి కాబట్టి మనం అవి చేయటం లేదు మనం ముఖ్యంగా ఇప్పుడు వాడుకలో ఉన్నా టెక్నాలజీ మీద అవగాహన కోసం ఈ కోర్సును రూపొందించాము మరియు ఇదే చాలా ఎక్కువ విషయాలను చర్చిస్తుంది అలాగే మనము కొన్నిసార్లు కొన్ని ట్రెండ్స్ గురించి కూడా ఈ కోర్సు లో చర్చిస్తాము కానీ అలాగే మన చర్చ లో మరీ లోతుగా ట్రెండ్స్ గురించి పరిశోధన చేయము ఎందుకంటే అటువంటి లోతైన విశ్లేషణ ఖచ్చితంగా విభిన్న ఇంజనీరింగ్ శాఖలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఇంటర్ డిసిప్లినరీ కాబట్టి మనం అటువంటి చర్చ చేసినప్పుడు అది కేవలం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా దానితోపాటు కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వంటి వేర్వేరు శాఖలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఈ కోర్సు లో మీరు ఇంతవరకు ఆశించవచ్చు ఇంతటితో ముగించి మనము ఆటోమేషన్ ఇండస్ట్రీ పాత్ర గురించి సమగ్రంగా చూద్దాం చాలా ముఖ్యం గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ లెక్చర్ లో మనం ఏ రకమైన టెక్నాలజీస్ గురించి చెప్పుకుంటామో అవే టెక్నాలజీస్ గురించి మనం చాలా రాబోయే పాఠాల్లో కూడా మాట్లాడుకుంటాం ఎలా ఈ టెక్నాలజీస్ ఆర్దిక వ్యవస్థ పరంగా ఇంతటి అద్భుతమైన మార్పును తీసుకు వచ్చాయో ఆటోమేషన్ అనేది పరిశ్రమలకు సంబంధించింది కాబట్టి మనం అనిముందుగా అర్థం చేసుకోవలసినది అసలు ప్రాథమికంగా పరిశ్రమలు ఏం చేస్తాయా అని చూడాలి కాబట్టి ఈ పరిశ్రమలు తప్పనిసరిగా ముడి సరుకుల లేదా పూర్తి ఆకృతి లేని మెటీరియల్ స్థాయి నుండి ప్రారంభం కావాలి ఉదాహరణకు ఒక ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ కి ముడి సరుకు కావలనప్పుడు మనం ఐరన్ ఓర్ ని ముడి సరుకుగా ఎంచుకుని మరియు నువ్వు ఒక పూర్తి వస్తువుని తయారు చేయగలవు ఎలా అంటే ఈ సందర్భం లో ఒకవైపు స్టీల్ ఇంకొక వైపు అసంపూర్ణమే మెటీరియల్ తో ప్రారంభించవచ్చు ఒకవేళ నువ్వు ఒక కార్ తయారు చేయాలనుకుంటే దానికోసం చాలా ముడి మెటీరియల్స్ లేదా ముడి పదార్థాలు విడివిడిగా కొనాల్సి వస్తుంది ఆ తరువాత ఒక ఫ్యాక్టరీ లో వాటన్నిటినీ కలిపి ఒక కారుగా నిర్మించాల్సి వస్తుంది కాబట్టి మీరు ఒక వస్తువును తయారు చేయాలంటే ముడి పదార్థం స్టేజ్ నుండి కానీ లేదా అసంపూర్ణమైన భాగాలను కలపడం ద్వారా కానీ మీరు ఒక సంపూర్ణమైన వస్తువును రూపొందించగలరు ఇది అత్యంత ముఖ్యమైన పని ఎలా అయితే ఒక పరిశ్రమలో ఒక పని పూర్తి చేయడానికి దానికి ఎటువంటి వేర్వేరు వస్తువులు అవసరమవుతాయో ఉదాహరణకు ఎనర్జీ దాంతోపాటు మ్యాన్ పవర్ మరియు వేర్వేరు రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంతోపాటు భూమి మరియు పరికరాలు నీరు ఇంకా పవర్ మొదలైనవి కాబట్టి వీటన్నిటిని నేను 3 వేర్వేరు భాగాలుగా విభజించాను ఒకటి ఎనర్జీ ఇంకొకటి మ్యాన్ పవర్ మరియు మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మూడింటినీ వాడడం ద్వారా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ముడి సరుకు దశ నుండి కానీ లేదా ఒక అసంపూర్ణ మైనటువంటి మెటీరియల్ దశ నుంచి కానీ ఒక సంపూర్ణమైన ప్రొడక్ట్ లేదా వస్తువును సాధించగలము కాబట్టి ఇది ఒక ఫ్యాక్టరీ లో జరిగే ప్రాథమికమైన పని అసలు ఒక ఫ్యాక్టరీ యొక్క ప్రాధాన్యం ప్రాథమికమైన లక్ష్యం ఏమిటి వారి ప్రాథమిక ఎకనామిక్ గోల్ ఏమిటి ఆర్థికంగా వారి ఆలోచనలు ఎప్పుడూ లాభాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం లాభాలు దేనివల్ల ప్రభావితమవుతాయో చూడాలి ఆటోమేషన్ దాదాపుగా అన్ని అంశాల్లో ఒక ఫ్యాక్టరీకి లాభాల్ని చేకూరుస్తుంది అందుకే ఆటోమేషన్ ఒక పరిశ్రమ యొక్క విజయంలో చాలా కీలకమైన పాత్రని పోషిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న సమీకరణము మనం చూద్దాం అది ఏం చెబుతుందంటే లాభము అనేది ప్రైస్ ఫర్ యూనిటీ మైనస్ కాస్ట్ ఫర్ యూనిటీ విలువను మొత్తం ప్రొడక్షన్ వాల్యూమ్ తో గుణిస్తే వచ్చే విలువ ఇక్కడ మనం నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేశావో వాటన్నిటినీ అమ్మినట్లుగా మనం ఊహించుకుంటున్నాము కాబట్టి కొంతకాలం తరువాత నువ్వు తయారుచేసిన వస్తువులన్నిటినీ అమ్మడం ద్వారా నువ్వు లాభాన్ని పొందగలవు ఈ సమీకరణము అర్థం చేసుకోడానికి చాలా తేలికైనది ఉదాహరణకు నీకు లాభం పెరగాలి అంటే నువ్వు యూనిట్ కాస్ట్ తగ్గిస్తే నీ లాభం ఇంకా పెరుగుతుంది కదా అలాగే మీరు మీ ప్రొడక్షన్ వాల్యూం లేదా ఉత్పత్తి సంఖ్యని గనక పెంచినట్లయితే కూడా ఒకవేళ అంతేకాకుండా మీ మార్కెట్ కూడా పెద్దదిగా ఉన్నట్లయితే మీరు ఎక్కువ సంఖ్యలో వాటిని అమ్మగలరు అప్పుడు మీ లాభం పెరుగుతుంది అదే సమయంలో మీరు ఆ వస్తువులు ఎక్కువ రేటుకు అమ్మినట్లైతే అప్పుడు కూడా మీకు లాభం పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం ఏవిధంగా ఆటోమేషన్ ఖర్చులు తగ్గించి ప్రొడక్షన్ ఉత్పత్తిని పెంచుతుంది అలాగే కొన్ని సందర్భాలలో ప్రైస్ పెంచుతుంది అనేది చూద్దాం కాబట్టి కాస్ట్ పర్ యూనిట్ ఒకసారి చూద్దాం కాబట్టి కాస్ట్ ఫర్ యూనిట్ అనేది వేటి వల్ల ప్రభావితం అవుతుంది దానిని మనం చాలా చిన్న భాగాలుగా విభజించిన తర్వాత మనకి మొత్తం మీద ఒక యూనిట్ ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు చాలా భాగాలు మీద ఆధారపడింది ఆ భాగాలు ఏమిటి వాటిలో మొదటిది మెటీరియల్ కాస్ట్ అవును ఖచ్చితంగా మెటీరియల్ కాస్ట్ మొత్తం కాస్ట్ లో చాలా ప్రాధాన్యత కలిగిన విలువ ఆలాగే ఎనర్జీ కాస్ట్ ఇది రోజురోజుకీ చాలా ఖర్చుతో కూడుకున్నదిగా మారుతోంది కేవలం ఎనర్జీ కాస్ట్ వల్లనే కాకుండా ఎనర్జీ కి సంబంధించిన విలువలు పెరగడం కూడా ఎనర్జీ కాస్ట్ పెరుగుదలకు తోడ్పడుతున్నాయి ఉదాహరణకు కాలుష్య నియంత్రణ చేయాలి అంటే పరిశుభ్రమైన శక్తి ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చుతో సమానం అందువల్ల ఈరోజు ఉన్న స్టేట్ పాలసీ వలన ఖర్చు పెరుగుతూ పోతోంది అలాగే మ్యాన్ పవర్ కాస్ట్ వాళ్లని ఉద్యోగంలోకి తీసుకోవడానికి అయ్యే ఖర్చు మరియు నియంత్రించటం ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి మొత్తంగా ఎక్కువ ఖర్చు తో కూడుకుని ఉన్నాయి వీటితోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు మరియు భూ సమీకరణ ఖర్చు పరికరాల సమీకరణ ఖర్చు అంతేకాకుండా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ మెటీరియల్ ఎనర్జీ మరియు మ్యాన్పవర్ ఖర్చులు అప్పుడప్పుడు వేరియబుల్ కాస్ట్ గా కూడా పిలవబడతాయి ఎందుకంటే వాటిని పునరావృతముగా ఇవ్వటం వలన అవసరాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ సాధారణముగా ఒక్క సారి పెట్టే ఖర్చు కొన్ని సార్లు వీటిని ఫిక్సెడ్ కాస్ట్ గా పరిగణిస్తాము కావున ఒకవేళ ఫర్ యూనిట్ కాస్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ గనుక లెక్కించాల్సి వస్తే ఖచ్చితంగా మొత్తం ఫిక్సెడ్ కాస్ట్ తో మొత్తం యూనిట్స్ ను డివైడ్ చేస్తే మనకి ఒక యూనిట్ తయారీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఆటోమేషన్ నిజంగా ఏ విధంగా ప్రభావం చూపించగలదో చూద్దాం అలాగే ఆటోమేషన్ మెటీరియల్ కాస్ట్ తగ్గించగలదు అనేది వేర్వేరు ఉదాహరణల ద్వారా చూద్దాం ఉదాహరణకు మీకొక షీట్ మెటల్ ఇండస్ట్రీ ఉంది అనుకోండి మీరు ఒక పెద్ద షీటు ను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అనుకుంటే చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది ఒకవేళ మీకు ఆటోమేటిక్ మెషిన్ ఉన్నట్లయితే దాన్ని మీరు ఒకే ఒకసారి ప్రోగ్రామ్ చేసినట్లయితే చాలా తెలివిగా కట్ చేస్తూ మీకు స్క్రాప్ చాలా తక్కువగా అయ్యేలా కట్ చేస్తుంది అంతేకాకుండా మీ దగ్గర మంచి క్వాలిటీ ఉన్నట్లయితే క్వాలిటీ స్టాండర్డ్స్ ని అందుకోలేకపోవడం కారణం వలన తొలగించబడే వస్తువుల యొక్క సంఖ్య తగ్గుతుంది మొత్తం గా మీ మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది తర్వాతది ఎనర్జీ కాస్ట్ ఖచ్చితంగా ఆటోమేషన్ వల్ల ఎనర్జీ కాస్ట్ చాలా ప్రభావితం అవుతుంది ఎందుకంటే ఆటోమేటిక్ మెషీన్స్ అనేవి చాలా తక్కువ శక్తితో పని చేయడానికి ప్రోగ్రామ్ చేయబడతాయి ఖచ్చితంగా కావలసిన శక్తిని మాత్రమే ఉపయోగించుకొని పని చేయడం వల్ల చాలా ఖర్చు తగ్గుతుంది ఇదే విధంగా ఆటోమేషన్ వల్ల మ్యాన్పవర్ ఖర్చు మ్యాన్ పవర్ అవసరం బాగా తగ్గుతుంది ఇలా ఆటోమేషన్ వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు తగ్గుతుంది నిజమేమిటంటే ఆటోమేషన్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించే అతి తక్కువ సమయంలో మనం ఎక్కువ ఉత్పత్తి సాధించవచ్చు ఎక్కువ ఉత్పత్తి యూనిట్లను పొందవచ్చు కావున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఫర్ యూనిట్ అనేది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ను మొత్తం నెంబర్ ఆఫ్ యూనిట్స్ తో డివైడ్ చేస్తే ఒక్కొక్క కాస్ట్ ఫర్ యూనిట్ వస్తుంది ఆటోమేషన్ వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది దీనివల్ల నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతాయి ఒకవేళ ఆటోమేషన్ కి తగ్గట్టుగా మార్చాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ పెరుగుతుంది ఎందుకంటే కొత్త టెక్నాలజి కి అవసరమైన పరికరాలు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ పెరుగుతుంది కానీ కాస్ట్ పెర్ యూనిట్ తగ్గుతుంది ఎందుకంటే ఉత్పత్తి సామర్ధ్యం పెరిగి నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరగడం వలన మొత్తం మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ పర్ యూనిట్ తగ్గుతుంది ఇప్పుడు ఆటోమేషన్ ఏ విధముగా కాస్ట్ ని తగ్గిస్తుందో మీరు గమనించవచ్చు ఇప్పుడు మనము ఇక ప్రొడక్షన్ వాల్యూమ్ గురించి చూద్దాం ఏ విధంగా మీరు ప్రొడక్షన్ వాల్యూమ్ ను పెంచగలరు ఒకసారి ఇలా అనుకుందాం మీ దగ్గర కనుక కావలసినంత మెటీరియల్ కావలసినంత మ్యాన్ పవర్ మరియు కావలసినంత డిమాండ్ ఉన్నా కూడా మీరు ఆటోమేషన్ ద్వారా ఇంకా మీ ప్రొడక్షన్ వాల్యూమ్ ను పెంచగలరు ఎలా అంటే మీరు ఒక యూనిట్ ఉత్పత్తి చేసే సమయాన్ని తగ్గించినట్లైతే ఒక యూనిట్ ప్రాడక్ట్ సమయం తగ్గటం వలన ఉత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది దీనివలన మొత్తం తయారీ సమయం ఉత్పత్తి సమయం మెటీరియల్ హండ్లింగ్ సమయం గా విభజించబడుతుంది ఒక మెషిన్ నుంచి ఇంకో మెషిన్ కి వస్తువుని మార్చే సామ్యాన్ని కూడా మనం ఆటోమేషన్ ద్వారా మెషిన్ తో చేయడం వలన సమయం చాలా ఆదా అవుతుంది దీనివల్ల ప్రొడక్షన్ టైం చాలా బాగా తగ్గుతుంది ఆటోమాటెడ్ మెషీన్స్ ఎక్కువగా ఉపయోగించడం ద్వారా మనం ఇటువంటి చాలా ప్రొడక్షన్ పారామీటర్స్ తగ్గించవచ్చు కావున దీని వల్ల ప్రొడక్షన్ టైం చాలా తగ్గుదల కనిపిస్తోంది అంతేకాకుండా మెటీరియల్ హండ్లింగ్ సమయం కూడా ఆటోమేషన్ వలన తగ్గుతుంది మెటీరియల్ హ్యాండ్లింగ్ సమయం తగ్గటం వలన ఖచ్చితంగా ఐడిల్ సమయం కూడా తగ్గి పూర్తి సామర్ధ్యాన్ని పొందే విధంగా పని జరుగుతుంది నిజానికి ఈ పరిశోధననే రెసోర్స్ షెడ్యూలింగ్ వనరుల ప్రణాళిక అంటారు దీని వలన అత్యంత ఖరీదైన ఈ మాషీన్స్ ఖాళీగా ఉండే సమయము తగ్గి పనిలో ఉంటూ ఉత్పత్తి పెరగడానికి తోడ్పడుతుంది మరియు చివరగా ఆటోమాటెడ్ క్వాలిటి అష్యూరెన్స్ II నాణ్యతా హామీ పరికరాలు ఉపయోగించడం ద్వారా మీరు నిజంగా నాణ్యతా హామీ సమయం బాగా తగ్గుతుంది ఈ నాణ్యతా హామీ సమయం నిజంగా ఈ మధ్య బాగా పెరుగుతూ వెళ్తోంది ఎందు వలన అంటే ఇంతకుముందు ప్రజలు టెస్టింగ్ చేయడం ద్వారా తృప్తీ చెందేవారు అక్కడక్కడా రాండమ్ గా కొన్ని శాంపిల్స్ తీసి వాటిని టెస్ట్ చేసి ఆ ఫలితాలతో సంతృప్తిగా ఉంటే మిగతా అన్నీ ఉత్పత్తులు కూడా పూర్తి ఉత్పత్తులు బాగున్నాయని భావించేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదు ప్రజలు నాణ్యతా హామీ లో రాజీ పడడం లేదు ఎందుకంటే ఈ మధ్య చాలా అప్ప్లికేషన్స్ ఎలా అంటే కొన్ని నెలల క్రితం నేను రైల్వే లైన్స్ తయారు చేసే ఫ్యాక్టరీ చూశాను మరియు ప్రతి రైలు బీమ్ ను కూడా అల్ట్రా సోనిక్ టెస్టింగ్ పరికరం ఉపయోగించి ఎక్కడైనా పగుళ్లు ఉన్నాయా లేవా అని టెస్ట్ చేశారు కావున ఈ ఆటోమాటెడ్ పరికరాల ద్వారా నువ్వు చాలా తొందరగా ప్రతి ఒక్క రైలు బీమ్ ను తొందరగా టెస్ట్ చేసి లోపల ఏమైనా పగుళ్లు ఉన్నాయో లేదో చూడొచ్చు నువ్వు వినియోగదారుడి దగ్గరకు వెళ్ళి చాలా సమయాన్ని నీ ఉత్పత్తి టెస్టింగ్ కోసం వెచ్చిస్తాము ఆటోమేషన్ వలన ఆ సమయాన్ని తగ్గించవచ్చు దీని వలన ప్రొడక్షన్ వొల్యూమ్ ఉత్పత్తి విలువ ఉన్న సమయంలో గననీయంగా పెంచుకోవచ్చు తరువాత మూడవ ఐటెమ్ వస్తువు విలువ ఈ వస్తువు విలువ మనం ముందే చూశాం ప్రాథమికంగా యెన్ని వనరులు దీని మీద ప్రభావాన్ని చూపిస్తాయో కానీ వస్తువు విలువ నిజానికి ఎప్పుడూ దాని డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది అందువలన మనం ఎప్పుడూ డిమాండ్ ని మాత్రమే పరిగణన లోనికి తీసుకుంటాము ఇప్పటి వరకు నువ్వు ఆలోచించేదేమిటి అంటే ఒకవేళ డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లైతే నీకు కావలసినన్ని నువ్వు అమ్మవచ్చు అని కానీ నీకు ఇది కూడా తెలుసు ఒకవేళ నువ్ వస్తువు విలువను అమాంతంగా పెంచుకుంటూ పోతే వస్తువు డిమాండ్ కూడా తగ్గుతూ వస్తుంది యెందుకంటే ఆ స్తాయిలో కొనే ప్రజలు తగ్గుతారు కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది వస్తువు విలువ తగ్గుతూనే ఉంటూ డిమాండ్ మాత్రం పెరుగుతున్నట్లైతే ఎలా అని అందుకు ఉదాహరణగా మనకు ఇప్పుడు ప్రతి రోజూ చూస్తున్నటుగా సెల్ ఫోన్ విలువ తగ్గుతుంటే దాని డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది మరి ఇలాంటప్పుడు మరి ప్రాఫిట్ సమీకరణానికి ఏమవుతుంది విలువ తగ్గుతుంది కానీ డిమాండ్ పెరుగుతుంది కావున మొత్తం మీద ఈ వస్తువు విలువ మైనస్ కోస్ట్ డిమాండ్ సమీకరణానికి పెరుగుతూనే ఉంది అందుకే కొన్నిసార్లు రేటు తగ్గించడానికి ప్రయత్నించినా కొంత మొత్తం తగ్గిద్దామనుకున్నా ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయి యెక్కువ గిరాకీ ఏర్పడుతుంది అప్పుడు ప్రాఫిట్ సమీకరణం డిమాండ్ తో గుణింపబడి మీకు గెయిన్ వస్తుంది కాబట్టి నువ్వు డిమాండ్ ను వస్తువు విలువను తగ్గించడం ద్వారా కూడా ప్రభావితం చేయవచ్చు ఇందువలన వస్తువు విలువ మైనస్ కోస్ట్ ఒకేలా ఉంటాయి కానీ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఈ రకముగా మీరు అధిక లాభాన్ని పొందవచ్చు ఇంకో వైపు డిమాండ్ ఉన్నప్పుడు మీరు కనుక కొంచెం హై క్వాలిటి ఉన్న వస్తువును తయారు చేసి ఎక్కువ వెల ఉన్నా సరే కూడా మీ వస్తువు నాణ్యతా విలువలు తెలుసు కనుక ఆ హై క్వాలిటీ వస్తువు అధిక వెల ఉన్నా దానికీ ఖచ్చితంగా డిమాండ్ ఏర్పడుతుంది నువ్వు కనుక ఒక టివి షాప్ కి వెళ్ళినట్లైతే ఒక టివి బ్రాండు ఇంకో బ్రాండు కన్నా తక్కువ ఖరీదుకు అమ్మకుండా అన్నీ మోడెల్స్ ను అమ్ముతుంటే ఇంకో కంపెనీ దాదాపుగా ముప్పై నలభైశాతానికి తగ్గకుండా ఎక్కువ వెలతో అమ్ముతున్నా అందరూ ఆ అధిక ధర ఉన్న టివి కొనడానికే ఇష్టపడతారు ఎందుకు ఎందుకంటే జనాలకి ఆ బ్రాండులో క్వాలిటి ఉంటుంది అనే నమ్మకం కనుక కాబట్టి మీరు ఒక విధంగా క్వాలిటీని పెంచినట్లయితే దాని ప్రకారం మీరు వస్తువుల ధర పెంచినా డిమాండ్ లో మార్పు పెద్దగా రాదు మరియు మీరు గమనించవచ్చు వస్తువు ధర తగ్గించినా లేక క్వాలిటీ ని పెంచినా రెండు విధాలుగా మీరు లాభాన్ని పొందవచ్చు కాబట్టి వస్తువు తయారీ దశ నుండి మెటీరియల్ ఉపయోగము మరియు పూర్తిగా నిర్మాణం చెందే వరకు ప్రతి దశ లోనూ దాని యొక్క క్వాలిటి పరిశీలన అత్యంత ముఖ్యముగా పరిగణించబడుతున్నది ఇప్పుడు ఈ విధమైనటువంటి తయారీ విధానము ఆటోమేషన్ రంగం వల్ల బాగా ప్రభావితం అవుతుంది మీరు ఒక మెషిన్ తయారు చేయాలనుకుంటే ఒకవేళ మీరు కంప్యూటర్ ఏదైతే సంఖ్యా పరంగా పనిచేస్తుందో అటువంటి వస్తువు తయారీలో చిన్న చిన్న తప్పులు కూడా జరగకుండా ఓర్పుగా తయారుచేయగలిగే ఆటోమేషన్ రంగం లోనే అధికముగా ఉంది ఇదే విధముగా ఎక్కడైతే ఒక ప్రాసెస్ లో క్లోజ్ కంట్రోల్ కావాలో అలాగే మీ దగ్గర కొత్త కారు ఉన్నా మీరు దానిని జాగ్రత్తగా నడపగలగాలి అలాంటి చోట కూడా ఆటోమేషన్ అవసరం ఉంది కావున డ్రైవింగ్ లో నియంత్రణ ఆటోమేషన్ వలన మరియు అధునాతన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వలన అందులోనూ అత్యంత అధునాతన కంట్రోల్ అల్గారిథంస్ ఉపయోగించడం వలన సాధించవచ్చు అంతే కాకుండా ఇది ఉన్నతమైన క్వాలిటి కి కూడా ఒక విధముగా ఉపయోగ పడుతుంది దీనివల్ల లాభార్జన కూడా కలుగుతుంది